అందరికీ నమస్కారంసాఫ్ట్ స్కిల్స్ మరియు పర్సనాలిటీ కోర్సును అభివృద్ధి చేయడానికి తిరిగి స్వాగతంఇది ఎన్పిటిఇఎల్ మరియు ఎంఓఓసి మోడ్ను ఉపయోగించి ఐఐటి కాన్పూర్ నుండి

మనము వారం సంఖ్య 6 యొక్క చివరి మాడ్యూల్లో ఉన్నాము మరియు ఇది ఈ మాడ్యూల్ యొక్క చివరి ఉపన్యాసం ఇది ఉపన్యాసం సంఖ్య 36 మేము ఈ వారం మొత్తం సాధారణంగా కమ్యూనికేషన్ నైపుణ్యాలతో ప్రారంభించాము మరియు మునుపటి ఉపన్యాసంతో ప్రారంభించి ముగింపు వైపు వెళ్ళాము నేను మీకు ముందస్తు ఆలోచన అంచనా కార్యకలాపాలను అందించడం ద్వారా అశాబ్దిక సమాచార మార్పిడి గురించి మీ ప్రస్తుత జ్ఞానాన్ని తనిఖీ చేయడం ప్రారంభించాను మేము మునుపటి ఉపన్యాసంలో మొదటిదాన్ని చేసాము మరియు మేము దీనిలో తదుపరిదాన్ని చేస్తాము కానీ మొదటి దాని నుండి మీరు ఏమి నేర్చుకున్నారు మొదటి దాని నుండి మీరు నేర్చుకున్న వాటిని త్వరగా పరిశీలిద్దాం మీ అశాబ్దిక సమాచార మార్పిడిని తనిఖీ చేయడానికి నేను మీకు నిజమైన లేదా తప్పుడు రూపంలో పరీక్ష ఇవ్వడానికి ప్రయత్నించాను శరీర భాష గురించి మీ ప్రస్తుత జ్ఞానాన్ని తనిఖీ చేయడానికి మరియు అశాబ్దిక సమాచార మార్పిడి గురించి కొన్ని అపోహలను తొలగించడానికి ఉపయోగించే మొదటి మూడు ముందస్తు ఆలోచనా అంచనా ఇది కాబట్టి నేను నిజమైన లేదా తప్పుడు ప్రకటనలను మిళితం చేస్తాను కానీ నేను చేసిన దాని యొక్క శీఘ్ర సమీక్ష కోసం మొదట నిజమైన ప్రకటనలను చూద్దాం ఆపై తప్పుడు ప్రకటనలను చూద్దాం ముందస్తు ఆలోచన అంచనాలో 11 నిజమైన ప్రకటనలు మరియు 4 తప్పుడు ప్రకటనలు ఉన్నాయి మీ సౌలభ్యం కోసం నేను మొత్తం 11 ప్రకటనలను మొదట నిజమైనవి తరువాత తప్పుడు ప్రకటనలు 4ని తప్పుడు ప్రకటనలుగా ఉంచాను కాబట్టి వాటిని చాలా త్వరగా చూద్దాం నిజమైన ప్రకటనలు ఏమిటంటే 1 మహిళకు పురుషుల కంటే శరీర భాష పట్ల సహజ సున్నితత్వం ఉంటుంది 2 నిజాయితీ లేని వ్యక్తి కంటి సంబంధాన్ని నివారిస్తాడు 3 ఎక్కువ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తి తనకు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాడు 4 ఒకరు డెస్క్ మీద కాళ్ళతో కూర్చుని ముఖ్యంగా ఎవరికైనా ముందు చేతులు పట్టుకుని దూకుడుగా నడుస్తారు 5 చేతులు కాళ్ళు లేదా చీలమండలు దాటడం రక్షణాత్మక సంజ్ఞ 6 వేళ్లు మరియు చేతులతో కుట్టడం ఆత్మవిశ్వాసాన్ని చూపుతుంది 7 ముఖ్యంగా ఇంటర్వ్యూ లేదా అలాంటి కార్యకలాపాలకు ముందు సిగరెట్ తాగడం ఆందోళన లేదా భయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది8 మీ బ్రొటనవేళ్లు పైకి చూపించడం విజయవంతంగా పూర్తయిన ఉద్యోగం లేదా విజయాన్ని సూచిస్తుంది 9 పిల్లలు పెద్దవారి కంటే శరీర భాష పట్ల ఎక్కువ సున్నితంగా ఉంటారు10 అసంకల్పిత శరీర భాష ఒక వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచన లేదా భావాలను వెల్లడిస్తుంది 11 మంది వ్యక్తులు ఇప్పుడు 4 సంఖ్యలో ఉన్న తప్పుడు ప్రకటనలు మొదటిది మీరు సంభాషిస్తున్న ఇతర వ్యక్తి కంటే తక్కువగా కూర్చోవడం అనేది ఆధిపత్యం లేదా అధికారం అబద్ధమని సూచిస్తుంది రెండవది మీ అరచేతిలో మీ చేతిని ఉంచడం అనేది విషయం పట్ల ఆసక్తి కూడా అబద్ధమని సూచిస్తుంది ఎందుకంటే ఇది విసుగును సూచిస్తుంది మూడవది అశాబ్దిక సమాచార మార్పిడి అనేది శబ్ద కమ్యూనికేషన్ కంటే తక్కువ తీవ్రమైనది మరియు ప్రభావవంతమైనది కాదుఇది మరింత తీవ్రమైనది 4 మనం ఎవరితోనైనా మాటలతో మాట్లాడటం మానేసినప్పుడు మనం మొత్తం సంభాషణను తప్పుగా ఆపుతాము ఎందుకంటే మనం మాటలతో ఆపివేసిన క్షణంలోనే అశాబ్దికంగా కమ్యూనికేట్ చేయడం ప్రారంభిస్తాము నిజానికిమనం ఎల్లప్పుడూ మౌఖికంగా మరియు అశాబ్దికంగా కమ్యూనికేట్ చేస్తున్నాము ఈ ఉపన్యాసంలో రెండవ పూర్వ ఆలోచన అంచనాకు వెళ్దాం మరియు లక్ష్యం మునుపటి మాదిరిగానే ఉంటుంది ఇది శరీర భాష గురించి మీ ప్రస్తుత జ్ఞానాన్ని తనిఖీ చేయడం మరియు అశాబ్దిక సమాచార మార్పిడి గురించి కొన్ని అపోహలను తొలగించడం మళ్ళీ చాలా సరళమైన నిజమైన లేదా తప్పుడు మోడ్ మీ నోట్బుక్ లేదా కాగితం ముక్కను తీసుకోండిమీకు నచ్చిన మీ పెన్ లేదా పెన్సిల్ను తీసుకోండి ఆపై మీరు ఈసారి పది ప్రశ్నలను వ్రాసి నిజం లేదా తప్పు అని చెప్పాలి మళ్ళీ నేను ప్రశ్నలను పునరావృతం చేస్తాను మరియు నేను చెప్పినట్లుగా మీకు లభించిన సమయం అది తిరిగి వెళ్లడాన్ని పాజ్ చేయకుండా ఉండండిఆపై దానిని జాగ్రత్తగా వినండి నేను దానిని పునరావృతం చేయబోతున్నాను మరియు నిజాన్ని లేదా అబద్ధాన్ని వ్రాయడానికి సమయాన్ని ఉపయోగిస్తానుసహజంగా ప్రతిస్పందించడం ముఖ్యం తద్వారా మీ మనస్సులో మీ వాస్తవ అంతర్లీన జ్ఞానం ఏమిటో మీరు నిజంగా అంచనా వేయవచ్చు మరియు అది తప్పు అయితే మీరు దానిని రద్దు చేయవచ్చు కాబట్టి నిజమైన లేదా తప్పుడు నిశ్శబ్దాన్ని ఆధిపత్యానికి శక్తివంతమైన మార్గంగా ఉపయోగించవచ్చని మొదటిది చాలా ఆకస్మికంగా ప్రవర్తిస్తుందని అనుకోకండిప్రశ్న ఏమిటంటే మనం నిశ్శబ్దాన్ని నిజంగా ఆధిపత్యానికి శక్తివంతమైన మార్గంగా ఉపయోగించవచ్చా కాబట్టి నిజం లేదా అబద్ధం అని చెప్పండి నన్ను తదుపరి ఒక సెకనుకు వెళ్లనివ్వండి ఒక అశాబ్దిక సమాచార మార్పిడి శబ్ద అర్థానికి విరుద్ధంగా ఉంటుంది అంటే మన శరీర భాష శబ్ద అర్థానికి విరుద్ధంగా ఉంటుంది అంటే మీరు ఏదైనా చెబుతారు కానీ అప్పుడు మీ శరీర భాష అది ప్రవర్తించే విధానం ద్వారా వేరే దేనినైనా అర్థం చేసుకోగలదు కాబట్టి అది ప్రశ్న సంఖ్య రెండు అశాబ్దిక సమాచార మార్పిడి శబ్ద అర్థానికి విరుద్ధంగా ఉంటుంది నేను తదుపరి ప్రశ్నకు వెళుతున్నాను మీరు సమాధానం ఇచ్చారని నేను ఆశిస్తున్నానుసంఖ్య మూడు అశాబ్దిక సమాచార మార్పిడిని శబ్ద సమాచార మార్పిడికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు అశాబ్దిక సమాచార మార్పిడిని శబ్ద సమాచార మార్పిడికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు పదాలను ఉపయోగించే బదులు మీరు అశాబ్దిక సమాచార మార్పిడిని ఉపయోగించగలరా కాబట్టి దాని గురించి ఆలోచించండి నిజం లేదా అబద్ధం అని నేను తదుపరిదానికి వెళుతున్నాను కొన్ని అశాబ్దిక సంకేతాలు సార్వత్రికమైనవి మరియు సాధారణంగా ఆమోదయోగ్యమైనవి కొన్ని అశాబ్దిక సంకేతాలు సార్వత్రిక మైనవి మరియు సాధారణంగా ఆమోదయోగ్యమైన ఐదవ సంజ్ఞలుఇవి ఒకే విధమైన శబ్ద అర్ధాన్ని సూచిస్తాయి వాటి సాంస్కృతిక నేపథ్యాల ప్రకారం అశాబ్దికంగా భిన్నంగా ఉంటాయి కాబట్టి శబ్ద సంభాషణలో మీ చేతిని మరియు మీ శరీర భాగాన్ని ఉపయోగించి మీరు చేసే హావభావాలు ఒకటే కావచ్చు కానీ అది వారి సాంస్కృతిక నేపథ్యాల ప్రకారం అశాబ్దికంగా భిన్నంగా ఉండవచ్చు అంటే నిజం లేదా అబద్ధం అని చెప్పే ప్రకటన నన్ను తదుపరి ఆరవదానికి వెళ్లనివ్వండి ముఖం అశాబ్దిక సమాచార మార్పిడికి అత్యంత శక్తివంతమైన మార్గం కాబట్టి మనకు చాలా మార్గాలు ఉన్నాయిచేతులుకాళ్లు వేళ్లు మన భంగిమలు కూడా మనం కూర్చునే విధంగా ఉన్నాయి కానీ మొత్తంగా ముఖం అనేది అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క అత్యంత శక్తివంతమైన మార్గం అని చెప్పబడుతుంది కమ్యూనికేషన్ నిజం లేదా తప్పు అని చెప్పండి నన్ను తదుపరి ఏడవదానికి వెళ్లనివ్వండి మనం దూరంగా వెళ్తాము మనకు నచ్చని వ్యక్తుల నుండి అంటే మనం దూరంగా ఉండటానికి ప్రయత్నించే దూరాన్ని కొనసాగించడం శరీర భాష పరంగా మనం ఇష్టపడని వ్యక్తులు నిజం లేదా అబద్ధం అని చెబుతారు తదుపరి ప్రతికూల అశాబ్దిక సంకేతాలు సానుకూల సంకేతాల కంటే ఎక్కువగా డిప్రెషన్ నెగటివ్ అశాబ్దిక సంకేతాలు వంటి ఆనందం వంటి ప్రతికూల సంకేతాలు ఎక్కువ సానుకూలమైనవి కేవలం నిజం లేదా అబద్ధం అని చెప్పడం కంటే గుర్తించదగినదితొమ్మిదవది మీ శరీర భాషపై అవగాహన దానిని నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది కాబట్టి మీ శరీర భాషను తెలుసుకోవడం అనేది అది నిజమో అబద్ధమో అని చెప్పడాన్ని నియంత్రించడంలో మీకు సహాయపడగలదని మరియు చివరి పదవ వంతు ఎక్కువ కాలం పాటు శరీర భాషను నకిలీ చేయడం కష్టం అని అర్థం కాబట్టినకిలీ అంటే మోసం చేయడంకొన్నిసార్లు మీరు కొన్ని విషయాలను దాచడానికి మీ శరీర భాషను ఉపయోగించవచ్చు కాబట్టి ప్రశ్న అడుగుతోంది లేదా చాలా కాలం పాటు శరీర భాషను నకిలీ చేయడం కష్టం అని చెబుతుంది నేను ఇప్పుడు సమాధానాలకు వెళ్లనివ్వండిసరైన సమాధానాలకు ఒక్కొక్క మార్కు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి మరియు తప్పు సమాధానాలకు సున్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి మొదటి సమాధానం నిజమైన నిశ్శబ్దాన్ని ఆధిపత్యం యొక్క శక్తివంతమైన మార్గంగా ఉపయోగించవచ్చు అవును యజమాని మరియు కార్మికుడి మధ్య సన్నిహిత సంబంధాల మధ్య ఒక వ్యక్తి మాట్లాడటం మానేసినప్పుడు పరస్పర చర్యను నివారిస్తుంది కాబట్టినిశ్శబ్దాన్ని ఆధిపత్యం యొక్క శక్తివంతమైన మార్గంగా ఉపయోగించవచ్చు అతను లేదా ఆమె సమర్పించిన సంబంధం గురించి పట్టించుకుంటేఅవతలి వ్యక్తి ఇచ్చిన ఏ డిమాండ్లకు లొంగుబాటు అవుతుంది కాబట్టి ఇది ఆసక్తికరంగా ఉంటుంది మీరు ఎల్లప్పుడూ అరవడం అవసరం లేదు అవతలి వ్యక్తిని నియంత్రించడానికి అన్ని సమయాలలో మాట్లాడనివ్వండికానీ మీరు ఇతర వ్యక్తిని నియంత్రించడానికి చాలా సమర్థవంతంగా నిశ్శబ్దాన్ని ఉపయోగించవచ్చు ముఖ్యంగా మానవ కమ్యూనికేషన్ పరంగా సంబంధాల పరిచయాల పరంగా రెండవది కూడా నిజమైన అశాబ్దిక సంభాషణ శబ్ద అర్థానికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి దీని అర్థం మీ శరీర భాష మీరు ఎవరికైనా చెప్పేదానికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి నాకు ఆసక్తి లేదని మీరు చెప్తారు కానీ మీ కళ్ళు మీకు నిజంగా ఆసక్తి ఉందని చూపిస్తున్నాయి కాబట్టి దాని అర్థం అదే మూడవది అశాబ్దిక సమాచార మార్పిడిని శబ్ద సమాచార మార్పిడికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చుసమాధానం నిజంఎందుకంటే ఇది చిత్రంలో ఇవ్వబడినందున మీరు దయచేసి నిశ్శబ్దం అని చెప్పవచ్చు లేదా మీరు మాట్లాడకూడదని సూచిస్తూ మీ వేలిని నోటిలో ఉంచవచ్చు మీరు ఈ అర్ధంలేని పనిని ఆపండి అని చెప్పవచ్చు లేదా మీరు చాలా శక్తివంతంగా మీ చేతిని చూపించి ఆ వ్యక్తికి ఆపండి నాకు ఇష్టం లేదు అని చెప్పవచ్చు నాల్గవది కూడా నిజంకొన్ని అశాబ్దిక సంకేతాలు సార్వత్రికమైనవి మరియు సాధారణంగా ఆమోదయోగ్యమైనవి అవును వాస్తవానికి చాలా అశాబ్దిక సంకేతాలు సార్వత్రికమైనవి మరియు సాధారణంగా ఆమోదయోగ్యమైనవిఉదాహరణకు ఆనందం మనము కొన్ని ప్రాథమిక వ్యక్తీకరణలను చూడబోతున్నాము అశాబ్దిక సంకేతాలు విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైనవికానీ ఆనందాన్ని సూచించే ఈ ముఖం మరియు బాధను సూచించే ముఖం కాబట్టి దానిపై రెండు అభిప్రాయాలు లేవు కాబట్టి ఇది విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైనది ఇదే విధమైన శబ్ద అర్ధాన్ని సూచించే తదుపరి సంజ్ఞలు అశాబ్దికంగా భిన్నంగా ఉంటాయి ఉదాహరణకు V గుర్తును చూపించే వారి సాంస్కృతిక నేపథ్యాల ప్రకారం ఇది మౌఖికంగా చేయవచ్చు ఒక విషయం అర్థం కానీ మీరు వేర్వేరు నేపథ్యాలలో మార్గం చూపించినప్పుడు సాంస్కృతికంగా ఇది వేర్వేరు విషయాలను సూచిస్తుంది కాబట్టి ఒకరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దీనిని మళ్ళీ మనం మరిన్ని ఉదాహరణలతో పరిశీలిస్తాము ఆరవది ముఖం అనేది అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క అత్యంత శక్తివంతమైన మార్గం దీనికి సమాధానం నిజంఎందుకంటే మీరు ముఖం కనిపించే విధంగా కళ్ళను మాత్రమే గమనించినట్లయితేచిరునవ్వు లేదా చిరునవ్వు లేకపోవడం గంభీరత లేదా గంభీరత లేకపోవడం ప్రతిదీ ముఖం నుండి చూడవచ్చు కాబట్టిముఖ కవళికలను చూడటం ద్వారా మీరు వ్యక్తి యొక్క ఆసక్తిని సులభంగా అంచనా వేయవచ్చుఏడవ సమాధానం కూడా నిజంమనం ఇష్టపడని వ్యక్తుల నుండి దూరంగా ఉంటాము మరియు మనకు నచ్చిన వ్యక్తుల వైపు కదులుతాము కాబట్టిఈ ఇద్దరు చిన్న అబ్బాయిలు ఒకరినొకరు ఇష్టపడే చిత్రాన్ని నేను ఉంచానువారు దగ్గరగా ఉండాలని కోరుకుంటారువారు ఒకరినొకరు పట్టుకుంటారుకానీ మీరు ఎవరినైనా ఇష్టపడనప్పుడు మీరు దూరాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారుమీరు దగ్గరగా వెళ్లడానికి ఇష్టపడరు ఎనిమిదవ ప్రతికూల అశాబ్దిక సంకేతాలు సానుకూల సంకేతాల కంటే స్పష్టంగా గుర్తించదగినవి అవును మీరు విచారంగా ఉన్నప్పుడు దాచడంలో చాలా నిపుణుడు కాకపోతేసన్నిహిత వ్యక్తులు దానిని వెంటనే గమనిస్తారు కాబట్టిమీరు మీ ఆనందాన్ని కొంచెం దాచుకోవచ్చుకానీ మీరు అసంతృప్తిగా ఉన్న ఈ విచారకరమైన నిరాశ మీరు కోపంగా ఉన్నందున మీరు నిరాశకు గురవుతారు కాబట్టి మీరు ప్రజలకు ప్రతిస్పందించే విధానం ద్వారా మాట్లాడే విధానం ద్వారా ఆ విషయాలు మీ భంగిమ ద్వారా చూడబడతాయి తొమ్మిదవది కూడా మీ శరీర భాష గురించి నిజమైన అవగాహన దానిని నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది ఇది మన కోర్సుకు మరియు మన పాఠానికి సంబంధించినంతవరకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే మీకు మీ బాడీ లాంగ్వేజ్ తెలిస్తే కమ్యూనికేషన్ పరంగా మీ శరీరం ఏమి చేయగలదో మీకు తెలిస్తేమీరు మీ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చుమీరు అశాబ్దిక కమ్యూనికేషన్ను ఎలా చాలా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చుఇది రెండింటినీ నియంత్రించడంలో మీకు సహాయపడుతుందిఇది మీకు సరిగ్గా కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుంది అలాగే అసంకల్పిత బాడీ లాంగ్వేజ్ మీలో కలిగించే కొన్ని పరిమితులను నివారించడానికి సహాయపడుతుంది కాబట్టి నిజమైన అవగాహన దానిని నియంత్రించడానికి మీకు సహాయపడుతుంది చివరి పదవ వంతు చాలా కాలం పాటు నకిలీ బాడీ లాంగ్వేజ్ చేయడం కష్టం అవును కాబట్టి మీరు సంతోషంగా ఉంటే మీరు దాచవచ్చు మరియు మీరు కొంతకాలం విచారంగా ఉన్నారని చూపించవచ్చు మరియు దీనికి విరుద్ధంగా మీరు విచారంగా ఉంటే మీరు దానిని కొంతకాలం దాచవచ్చు కానీ కొన్ని సమయాల్లో ఇది ప్రజలు చూస్తారు మీరు నకిలీ చేయలేరు మీరు దానిని ఎక్కువ కాలం దాచలేరు కాబట్టి చాలా కాలం పాటు నకిలీ బాడీ లాంగ్వేజ్ చేయడం చాలా కష్టం మీ స్కోర్ విశ్లేషణకు వెళ్దాం ఈసారి మీరు బాగా చేశారని నేను ఆశిస్తున్నాను కేవలం పది ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి మరియు అవన్నీ నిజమైనవి పదిమందిలో తొమ్మిది మంది మీరు అశాబ్దిక సమాచార మార్పిడి పరంగా అత్యుత్తమంగా ఉన్నారని మీకు తెలిస్తే మీరు ఇప్పటికే ఎనిమిది నుండి తొమ్మిది మంది నిపుణులలో ఉన్నారు ఇది చాలా మంచిది ఇది అద్భుతమైన విభాగంలో ఆరు నుండి ఏడు వరకు మంచిది మంచిది కానీ ఆరు నుండి ఐదు వరకు సగటు లేదా కొంచెం సగటు కంటే ఎక్కువగా ఉంటుందిమీరు ఆరు మూడు నుండి నాలుగు వరకు తాకినట్లయితే సగటు కంటే తక్కువగా ఉంటుంది మరియు సున్నా నుండి రెండు పేలవంగా ఉంటుంది నేను మీకు చెప్తున్నట్లుగామీరు ఆరు కంటే దిగువకు వెళుతున్నట్లయితేమీరు చాలా మంచి విభాగంలో ఉంటే మీరు ఖచ్చితంగా చాలా మెరుగుపరచాల్సిన అవసరం ఉందిమీరు అత్యుత్తమంగా ఉంటే మీరు మెరుగుపరచగలరుమీరు అభివృద్ధి చెందడానికి ఎక్కువ నైపుణ్యాలు అవసరమయ్యే వాటిలో మీకు ఎక్కడ లోటు ఉందో తనిఖీ చేస్తూ ఉండండి కానీ మీరు ఇప్పటికే అశాబ్దిక నైపుణ్యాల పరంగా ఏదో అభివృద్ధి చేసారు లేదా మీరు ఇప్పటికే ఈ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్న మంచి పరిశీలకుడు మరియు ఇది మీకు సాఫ్ట్ నైపుణ్యాలు మరియు మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది ఇప్పుడునేను ముగించే ముందు కమ్యూనికేషన్లోని అడ్డంకుల గురించి నేను ఇంతకు ముందు రెండు ఉపన్యాసాల గురించి మాట్లాడాను ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ యొక్క ఒక అంశం దీని గురించి మనం తరువాత మాట్లాడుతాము కానీ ఇది ఈ రోజు మనం చేసిన దానికి సంబంధించినది అది ఉపకరణాలు ఇప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి నేను మీకు ఎటువంటి మార్కులు ఇవ్వడం లేదు కానీ యాక్సెసరీస్ అంటే మీరు ధరించే దుస్తులు పెర్ఫ్యూమ్ మీరు వాచ్ ధరించే విధానం మీరు బ్రాస్లెట్ చెవిపోగులు ముక్కు ఉంగరాల నెక్లెస్ మీరు పెట్టే మేకప్ లేదా మేకప్ మీరు రంగు వేయడానికి ఉపయోగించే రంగు లేదా రంగు వేయడానికి ఉపయోగించని రంగు జుట్టుకు రంగు వేయడం వంటివి చేయగలరా మీసాలు లేని మీసాలు రకం మరియు వివిధ రకాల మీసాలు ఉన్న హెయిర్ స్టైల్ రకం బెల్ట్ హ్యాండ్బ్యాగ్ పాదరక్షలు కాబట్టి బూట్లు లేదా హై హీల్స్ బూట్లు ధరించడం ఇప్పుడు ఇవన్నీ మన శరీర భాషకు దోహదపడే ఉపకరణాలు మరియు అవి ప్రతీకాత్మకంగా ఏదో తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ అవి శారీరక లేదా మానసిక అవరోధంగా పనిచేస్తాయా ఉపకరణాలు కమ్యూనికేషన్ యొక్క ప్రభావాన్ని పెంచుతాయా లేదా అడ్డంకులుగా పనిచేస్తాయా కాబట్టి మీ సమాధానం ఏమిటి ఉపకరణాలు కమ్యూనికేషన్ యొక్క ప్రభావాన్ని పెంచుతాయి లేదా అడ్డంకులుగా పనిచేస్తాయి సమాధానం ఏమిటంటే మీరు ఏ ఉపకరణాలను ఎంత సముచితంగా ఉపయోగిస్తున్నారో ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నారో ఎవరికి ఉపయోగిస్తున్నారో మరియు ఉపకరణాల ద్వారా మీరు ఎలాంటి అర్థాన్ని తెలియజేయాలనుకుంటున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను మరియు ఉదాహరణకుహై హీల్స్ తీసుకోవడం మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడుహై హీల్స్ వాస్తవానికి ఆడవారికిముఖ్యంగా తక్కువ ఎత్తు ఉన్న మహిళలకు కంటి సంబంధాన్ని కొనసాగించడంలో సహాయపడతాయి కాబట్టి వారు పైకి చూడాలనుకుంటే పొడవైన పురుషులను సూటిగా చూడండి కాబట్టి ఇది వారు సమానంగా ఉన్నారనే భావనను ఇస్తుంది మరియు వారు మగ ఉన్నతాధికారుల వైపు చూడవలసిన అవసరం లేదు కాబట్టి అది వారికి కొంత భద్రతను ఇస్తుంది కానీ ఎవరైనా డైమండ్ నిండి ఉన్న హై హీల్స్ ధరించినట్లయితే అది పరధ్యానంగా లేదా ఏ రకమైన హై హీల్స్ అయినా ఉంటుందిఅది ఆ వ్యక్తిని కళ్ళలోకి చూసే బదులు ఇతర వ్యక్తుల కళ్ళను మెరుస్తుందివారు ధరించే హై హీల్స్ వైపు చూస్తూ ఉంటే ముఖ కవళికలకు ప్రతిస్పందిస్తారు కాబట్టి ఇది నిజంగా పరధ్యానంగా ఉంటుంది మరియు ఇది శారీరకంగా మరియు మానసికంగా ఒక రకమైన అవరోధంగా ఉంటుంది అదే విధంగా అనుబంధ అవరోధం అనుచిత పరిస్థితులలో ఉపయోగించే ఏదైనా అనుచితమైన అనుబంధం పరంగా ఉండవచ్చు ఉదాహరణకు దుస్తులు మీరు ఖరీదైన లేదా చౌకైన దుస్తులు ధరిస్తారా కాబట్టి ఇది ఉదాహరణకు ఒక ఇంటర్వ్యూలోని సందర్భం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు మంచి శుభ్రమైన జాకెట్తో వెళ్లాలని భావిస్తున్నారు కానీ అప్పుడు మీరు ఈ చాలా ఖరీదైన జాకెట్లతో వెళ్లి ఆపై బ్రాండ్ను కొన్ని తోలు జాకెట్లు అని పిలుస్తారు అక్కడ అది చల్లగా లేనప్పుడు కూడా మరియు బ్రాండ్ను చూపించడానికి బ్రాండ్ చేయబడుతుంది కొన్నిసార్లు అధిక దుస్తులు ధరించడం మరియు కొన్నిసార్లు దుస్తులు ధరించడం అనేది అవసరం లేని చోట తక్కువ దుస్తులు ధరించడం కాబట్టి సరళమైన ఉదాహరణ ఏమిటంటే మీరు బికినీలో ఈత కొలనుకు వెళ్లాలి కానీ మీరు ఇంటర్వ్యూకి లేదా బికినీలో ప్రదర్శన కోసం వెళ్ళలేరు కాబట్టి మీరు స్పష్టంగా వారి దృష్టిని విద్యాపరమైన విషయాల వైపు మళ్లిస్తున్నారు ఇది అనవసరమైన శరీర పెర్ఫ్యూమ్ మీరు దానిని మళ్లీ ఉపయోగించవచ్చు కానీ మీరు దానిని ఉపయోగిస్తే అది చాలా కఠినమైన వాసనను సృష్టిస్తుంది ఆపై కొంతమంది వ్యక్తులు దానిని ఇష్టపడతారు కాబట్టి మీరు ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్మల్ని అస్సలు ఇష్టపడరు వారు కేవలం మానసికంగా ఆలోచించాలని కోరుకుంటారు ఓహ్ నాకు ఈ పెర్ఫ్యూమ్ ఇష్టం లేదు మరియు వారు మిమ్మల్ని బయటకు విసిరేయాలనుకుంటున్నారు బాడీ పెర్ఫ్యూమ్ను ఉపయోగించడంలో లింగ అసంబద్ధత పరంగా మరొక విషయం జరగవచ్చు కాబట్టి ఒక ఇంటర్వ్యూ దృశ్యం ఉంది అక్కడ ఆ వ్యక్తి గులాబీ పెర్ఫ్యూమ్లోకి ప్రవేశించే ముందు లోపలికి వచ్చాడు ఆపై ప్రతి ఒక్కరూ వారు పేపర్లను చూస్తూ బిజీగా ఉన్నారని ఆపై పెర్ఫ్యూమ్ ఆకర్షించింది ఆపై వారు చాలా అందమైన అమ్మాయి రాబోతోందని భావించారు మరియు ఆమె ఈ పెర్ఫ్యూమ్ను ధరించింది అప్పుడు ఈ కుర్రాడు అంత అందంగా కనిపించలేదు కానీ అతను ఈ గులాబీ పరిమళ ద్రవ్యాన్ని ఏ కారణం వల్ల పెట్టారో అతనికి మాత్రమే తెలుసు కానీ మానసికంగా ప్రజలు ఈ వ్యక్తిని చూసినప్పుడు నిరాశకు గురైన దాని కోసం సిద్ధమయ్యారు ఆపై వారి మనస్సులో ఏర్పడిన నిరీక్షణ మరియు నిరాశ అడ్డంకిగా పనిచేశాయి కాబట్టిమొదటి నుండి వారు అతనిని కొంత పక్షపాతంతో చూడటానికి ప్రయత్నించారు మరియు అతను చాలా మంచి అభ్యర్థి అయినప్పటికీ వారు అతన్ని ఎంపిక చేయలేదు కాబట్టి మీకు దానిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలియకపోతే పెర్ఫ్యూమ్ మీకు వ్యతిరేకంగా వెళ్ళవచ్చు అదే విషయం గడియారంతో వెళ్ళవచ్చు గడియారం పనిచేస్తూ ఉండాలి కానీ మీరు వజ్రంతో నిండి ఉన్నదాన్ని ధరించి ఆపై ప్రతి ఒక్కరి కళ్ళు గడియారం వైపు తిరిగి వస్తాయి కాబట్టి మీకు అనుకూలంగా ఏదైనా చేయమని వారిని సమర్థవంతంగా ఒప్పించే వారితో కమ్యూనికేట్ చేసే అవకాశాన్ని మీరు మళ్ళీ కోల్పోతారు కాబట్టి మీరు వారి దృష్టిని మళ్లిస్తున్నారు మరియు మీరు మీ చెవిలో మీ వేలు కంకణాలలో మరియు నెక్లెస్లో కూడా ఉంచే ఉంగరాలతో అదే అడ్డంకిని కలిగిస్తున్నారు ఉత్తమమైన విషయం ఏమిటంటేఅధికారిక సందర్భాలలో అలంకరణను సాధ్యమైనంత వరకు తగ్గించితగిన వాటిని ఉపయోగించడం మరియు దానిని ఎప్పుడూ ఒక రకమైన పరధ్యానంగా ఉపయోగించకపోవడం మరియు దానిని శారీరకంగా అలాగే మానసికంగా అడ్డంకిగా మార్చడం మేకప్ లేదా హెయిర్ డైయింగ్ పరంగా మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూడండినేను మధ్యలో ఉంచినదాన్ని చూడండి కాబట్టి జుట్టుకు ఊసరవెల్లి లేదా వేర్వేరు రంగులతో ఉన్న జంతువు లాగా కనిపించే విధంగా రంగు వేయవచ్చు ఆపై మీసాలు రకం కావచ్చు కాబట్టి మీరు దానిని అంత పెద్దదిగా పెంచడానికి ఇష్టపడితే కానీ మీరు అధికారిక సందర్భాలలో మీకు ఏదైనా అంచనా వేయబడుతున్నప్పుడు ఇంటర్వ్యూ పరిస్థితిలో మీరు దీనితో మరియు కేశాలంకరణతో అదే విషయంతో వెళ్లాలని వారు కోరుకుంటున్నారా ఇది పంకీగా కనిపిస్తుంది చల్లగా కనిపిస్తుంది ఇది మీకు మరియు మీ తోటి వ్యక్తుల సమూహానికి స్టైలిష్గా కనిపిస్తుంది ఇంటర్వ్యూలో కూర్చుని మిమ్మల్ని అంచనా వేసే అధికారిక వ్యక్తులు కాదు మరియు వారు మీకు ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మీరు చెప్పవచ్చు ఇప్పుడు ఇది ఒక ప్రతిబంధకంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి కాబట్టిఉపకరణాలను తగిన విధంగా ఉపయోగించడం తగని ఉపయోగం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టి అడ్డంకిగా పనిచేస్తుందని అలా చేయడం విలువైనది కాదని మీరు మీకు ముగింపు ఆలోచన ఇవ్వాలని నేను కోరుకున్నాను కానీ ఈ రోజు ఈ ఉపకరణాలు మీ మొబైల్ మాదిరిగానే మనలో ఒక భాగంగా మారాయి అన్ని ఇతర ఉపకరణాలు కూడా మీ గురించి ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తాయి అవి మీ వ్యక్తిత్వానికి జోడిస్తాయి కొన్నిసార్లు ఇది మీకు మీ వ్యక్తిత్వాన్ని కూడా ఇచ్చే అనుబంధంగా కనిపిస్తుంది ఒకే రచయిత క్రిస్టియన్ లోబౌటిన్ నుండి రెండు ఉల్లేఖనాలను చూడండి అతను ముఖ్యంగా బూట్ల గురించి మాట్లాడతాడు మరియు ఈ రెండు ఆలోచనలతో నేను ఈ ఉపన్యాసాన్ని ముగించబోతున్నాను షూ అనేది డిజైన్ మాత్రమే కాదు షూ అనేది డిజైన్ మాత్రమే కాదు ఇది మీ శరీర భాషలో ఒక భాగం మీరు నడిచే విధానం కానీ ఇది మీ శరీర భాషలో ఒక భాగంమీరు నడవబోయే విధానం మీ బూట్ల ద్వారా నిర్దేశించబడుతుంది కాబట్టి మీరు కదలబోయే విధానం మీ బూట్ల ద్వారా చాలా నిర్దేశించబడుతుంది బూట్లు తరచుగా మిమ్మల్ని నిటారుగా నడుపుతాయి మీరు నిటారుగా నడవకుండా చేస్తుంది ఇది వ్యక్తిత్వాన్ని ఇస్తుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది కాబట్టి మీరు ఎంచుకునే వాటిలో మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు ఒక మహిళ మడమను సరిగ్గా ఒక మహిళ మడమను ధరించినప్పుడు మడమను సరిగ్గా ఉపయోగిస్తున్నట్లయితే ఆమె ఎత్తును పెంచడానికి కొంచెం ఎత్తైన మడమ ఉంది ఆమె వేరే భంగిమను కలిగి ఉంది కాబట్టి ఆమె నిజంగా నిలబడే భిన్నమైన వైఖరి భంగిమ ద్వారా రూపాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఆమె శరీరం గురించి స్పృహ కలిగి ఉంటుంది ఆమె నిజంగా నిలబడి తన శరీరం గురించి స్పృహ కలిగి ఉంటుంది ఇప్పుడు ముగింపు ఏమిటంటే మన నిజమైన ఆకస్మిక కదలికను చంపే స్పృహ లేని ఆమె శరీరం గురించి అనుకూలమైన రీతిలో స్పృహ కలిగి ఉండటం మన స్వంత మన స్వంత వ్యక్తిత్వాన్ని ప్రోత్సహించండి మరియు ప్రజలను ప్రభావితం చేయడానికి మరియు మన వ్యక్తిగత జీవితంలో విజయాన్ని ఆస్వాదించడానికి మృదువైన నైపుణ్యాలను పెంపొందించుకోండిఈ గమనిక తో నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను